ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి నిర్దిష్టముగా మనకు ఏమి అనిపిస్తుందనే దానిపై మరికొన్ని చర్చలు జరపవచ్చు అని అనిపిస్తోంది ఇప్పుడు పీహెచ్డీ ప్రక్రియ లో విద్యార్థి పరిగణించవలసిన నిర్దిష్ట అంశాలు మరియు అతను లేదా ఆమె ఒక మార్గనిర్దేశకుడు నుండి ఆశించేది కావచ్చు మరియు అందువల్ల మార్గనిర్దేశకుడి నుండి సహేతుకమైన నిరీక్షణ ఏమి ఉంటుంది అనే కొన్ని విషయాలను చర్చిద్దాము ఫణి కుమార్ కాబట్టి మీరు మీ సలహాదారుడి నుండి రోజువారీగా ఏమి చేయాలి అనే అంశాల పై మార్గదర్శకత్వం ఆశించారా అయ్యా నేను ఈ రోజు ఇలా చేశాను మరియు తరువాత నేను ఏమి చేయాలి అది ఎలా పనిచేస్తుంది అని విద్యార్థి తిరిగి మీకు తను ఏమి చేసాడో చెప్పాలని మీరు ఆశిస్తున్నారా అనే ఒక ప్రశ్నను ప్రత్యుత్పన్నము చేస్తాను తరువాత మనము ఆ ప్రశ్నకి సమాధానము కూడా చూద్దాము తంగిరాల స్థిరమైన సూచనలను అమలు పరిచే విధంగా ఇది కార్యార్థము కై నిర్ణయించినది కాదు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఆపై మీరు రోజుకు ఆ సూచనలను అమలు చేస్తూ తారీఖుల సూచిక తో కూడిన సూచనలు పాటిస్తూ ఉంటాము అనేవి ఏమీ ఉండవు అని గుర్తుంచుకోండి మేము ఇక్కడ సలహాదారుడు లేదా మార్గనిర్దేశకుడు అనే పదం ఉపయోగిస్తున్నాము అంటే మీరు అన్వేషించడం మరియు మీరు ఎప్పుడు ఏదో కోల్పోతున్నాము అని అనుకోకండి లేదా మీరు కోల్పోతున్నారని సలహాదారు చెప్పినప్పుడు సలహాదారుడు మీ పరిశోధనా దిశను కొద్దిగా మారుస్తునట్లు మరియు దారీతెన్నూ తెలియని సముద్రంలో మీరు పడవను నడుపుతూ ప్రయాణిస్తున్నట్లుగా ఉంటుంది కానీ మీ సలహాదారు మీరు ఏ దిశలో ప్రయానిస్తున్నారో ఎక్కడున్నారో చూస్తూ ఉంటారు మరియు సలహాదారుడి యొక్క పాత్ర ఫలితాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటం సరైన దృక్పథంలో మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి ఇది చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటున్నాను బహుశా చాలా మంది విద్యార్థులు ఈ విషయములో పొరపాటు పడుతున్నారు వాస్తవానికి మార్గనిర్దేశకులు రోజువారీ సూచనలు లేదా వారానికి సరిపడా సూచనలు ఇంకేదో ఇస్తారని వారు ఆశిస్తారు మీకు తెలుసో లేదో నేను దీన్ని చేశాను అని చెప్తారు తరువాత ఇప్పుడు ఏమి చేయాలి అని అడుగుతారు అసలు అది పరిశోధనే కాదు పరిశోధన అనేది మీకై మీరే తెలుసుకోవడానికి ప్రయత్నిచటం కానీ సలహాదారుడు తన మద్దతుతో మీకు తెలియని భూభాగాలను మీరు ఎప్పటికీ కోల్పోకుండా మీకు తోడ్పడతాడు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే నా స్వంత అనుభవాలకు తిరిగి వెళ్లడం సమానమైన అనుభవాలను పొందటం మీరు మరింత ప్రాపంచిక అంశాలను చూస్తే కాబట్టి సాధారణంగా మీరు ఒకసారి నిశ్చయించుకుంటే మీరు ఒక సలహాదారు క్రింద స్థిరపడిన తర్వాత మరియు మీరు పనిచేయడం ప్రారంభించిన తర్వాత మీరు సలహాదారుడి వద్దకు వెళ్లి మీకు ఆసక్తి కలిగించే పని గురించి మాట్లాడటం ప్రారంభించండి మీకు ఇష్టమైన ప్రాంతంలో ప్రస్తుతం ఏమి జరుగుతోంది కాబట్టి ఆ ప్రాంతం చాలా ఆసక్తికరంగా ఉండవచ్చు అని సలహాదారుడు బహుశా మీకు చెప్పవచ్చు మీరు పరిశోధనా పత్రాలను చూడండి మరి కొంతమంది సలహాదారులు ఉన్నారు వారు 10 పరిశోధనా పత్రాలు ఇస్తారు మీరు ఆ 10 పరిశోధనా పత్రాలను చదివి ఆపై 11 వ పరిశోధనా పత్రమును పునరుత్పత్తి చేయటానికి ప్రయత్నించండి అని చెప్తారు వారు అలా చేస్తారు ఇంకొంత మంది సలహాదారులు మీకు తెలుసా ఇది ఒక కొత్త ప్రాంతం ఉత్తేజకరమైన ప్రాంతం చదవండి అని పదే పదే చెప్తారు ఇక్కడ ఒక కొత్త సమస్య మరియు అనుకూలత సమస్య ఏ విద్యార్థి ఈ రకమైన సలహాదారుడిని ఇష్టపడతారు మీరు ఈ ప్రాంతములో ప్రయత్నించి ఆపై ఏమి జరుగుతుందో చూడండి అని చెప్తారు మరియు ఆ సలహాదారుడు మీకు కొన్ని పరిశోధనా పత్రాలను ఇస్తారు మరియు మీరు 11 వ పరిశోధనా పత్రములో ఫలితాన్ని పునరుత్పత్తి చేస్తారు మీకు తెలుసా కొంతమంది విద్యార్థులు నిజానికి రెండవ రకాన్ని కూడా ఇష్టపడరు వారు మరింతగా అన్వేషించాలనుకుంటారు తద్వారా పాత్రలు మారతాయి కానీ ఒక్కోసారి కానీ అది సాధారణంగా సాధారణం మీ సలహాదారుడు మీతోనే ప్రారంభిస్తారు నేను అనుకుంటున్నాను దాదాపు 99 శాతం సందర్భాలలో ఇది సాధారణం ఆపై ఆ తరువాత విద్యార్థి ఏమి జరుగుతుందో అనే దానిపై ఒక భారీ పాత్ర పోషిస్తాడు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల ఇది చాలా ముఖ్యమైన విషయం అని నా అభిప్రాయం ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ మరియు ఇది పూర్తిగా విద్యార్థిపై ఉంది కొంత మంది విద్యార్థులు ఉన్నారు బయటకు వెళ్లి చదివి ఎడమ వైపు కుడి వైపు మధ్యగా మరియు వారు చదివిన ప్రతీ దానిపై చాలా పని చేస్తారు మరియు సలహాదారుడి వద్దకు తిరిగి వచ్చి నాకు ఇది దొరికింది అది దొరికింది అని చెపుతారు నేను దాన్ని పొందాను నేను దీన్ని పొందాను మరియు కొంతమంది తప్పించుకునే విద్యార్థులూ ఉన్నారు ఆపై మీరు వారిని వెంబడించాలి మరియు అది కేవలం ఒకరి నుండి ఒకరికి మార్పులు ప్రొఫెసర్ జి ఫణి కుమార్ కాబట్టి ఇప్పుడు మనము విద్యార్థుల పాత్రకు దగ్గరగా వస్తున్నాము నేను కొన్ని ప్రశ్నలను ప్రత్యుత్పన్నము చేస్తాను అభిజిత్ ఒక విద్యార్థికి ఇది అవసరమా లేదా ముఖ్యమో చెప్పండి వారు పరిశోధన చేయడానికి రావటానికి ముందు అత్యంత తెలివిగా ఉంటారు లేదా వారు పరిశోధనలో ప్రవేశించడానికి ముందు సాహస కృత్యాల లోకి వస్తారా వారు ఆ రకమైన మనస్సును కలిగి ఉండాలా లేదా ఉండాలి వారు పరిశోధన చేయటానికి చాలా కష్టపడుతున్నారా మీరు ఏ లక్షణాలు చూస్తారు ఆలోచించండి పరిశోధకులుగా వారి పాత్రను నెరవేర్చడానికి విద్యార్థులు ఎలా ఉండాలి ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే అవును మేము చెప్పినదానితోనే ప్రారంభించాలని అనుకుంటున్నాను ప్రారంభం మీకు తెలుసా ఆసక్తి నేర్చుకునే కోరిక నా ఉద్దేశ్యం అవి నిజంగా ప్రాథమిక లక్షణాలు మీరు ప్రారంభించండి నేను చేస్తానని చెప్పి మీరు ప్రారంభించరు మేము చెప్పినట్లు వెంటనే మార్గం విచ్ఛిన్నం కాకపోవచ్చు కాబట్టి విషయాల ప్రారంభ భాగం ఏమిటంటే ఇది స్పార్క్ మరియు ఉత్సాహం మరియు ఇవి నిజంగా మన ఆత్మలను వివరించే పదాలు మరియు నా మాస్టర్స్ డిగ్రీ సమయంలో నా అనుభవానికి తిరిగి వెళ్లడం ఉదాహరణకు నేను వెళ్లి సలహాదారుడితో చర్చిస్తాను మరియు మేము చర్చిస్తున్నప్పుడు సలహాదారుడు ఇలా చెబుతాడు వినోదం కోసం మేము దీన్ని ఎందుకు ప్రయత్నించకూడదు మరియు మీకు తెలుసా అది నిజంగా నన్ను ఉత్తేజపరిచింది మరియు కొన్నిసార్లు రివర్స్ బహుశా జరుగుతుంది వాస్తవానికి నా సలహాదారు నాకు చెప్పకుండా నేను నిజంగానే నా ప్రయోగాత్మక సెటప్ కోసం డేటా సేకరణ చేసింది అప్పుడు సలహాదారు ఓహ్ ఇది చాలా ఉత్తేజకరమైనదిగా ఉంది కాబట్టి వాస్తవానికి మా ఇద్దరికీ దాని గురించి ఒకరికొకరికి నిజంగా ఉత్సాహాన్ని కలిగించాలి సాంకేతిక అంశం కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పాత్ర రెండూ నిజంగా పొగడ్తలతో కొనసాగండి మరింత ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఇంకా దీనికి ఒక దినచర్య ఉంది నేను దినచర్యకు తిరిగి వస్తూ ఉంటాను ఎందుకో నాకు తెలియదు మీకు తెలుసు ఉదాహరణకు చాలా మంది సలహాదారులు మరియు విద్యార్థులు వారములో ఒకసారి అయినా కలుస్తారు అది అలా జరుగుతుంది మరియు వారు క్రమం తప్పకుండా కలుస్తారు వారికి ఇది సహాయపడుతుందని నేను భావిస్తున్నాను ఖచ్చితముగా ఇది సహాయపడుతుంది అని నేను అనుకుంటున్నాను మీ సలహాదారు గురించి మీకు ప్రత్యేకంగా తెలియకపోయినా క్రమం తప్పకుండా కలవడానికి దీర్ఘకాలంలో ఇటువంటి సమావేశాలు సహాయపడుతాయి ఒక్కోసారి ఒక సమావేశాన్ని బలవంతం చేయడం మంచిది ఎందుకంటే అక్కడ ఆలోచనల మార్పిడి జరుగుతుంది మీరు మీ ఆలోచనను వినిపించడం సలహాదారుడి ముందు బిగ్గరగా చెప్పడం చేయడంలో సహాయపడుతుంది మీ తలలోని విషయాలను స్పస్టముగా మరి సాధారణ సమావేశాలు జరిగినప్పుడు ఏమి జరుగుతుంది అభిజిత్ చెప్పినట్లుగా అది ఎప్పటికప్పుడు మారుతుంది విద్యార్థి వచ్చినప్పుడు మరియులేదా సలహాదారు చెప్పిన సమయాలు కావచ్చు మరియు ఈ విధంగా మీరు చూస్తారని చెప్పారు సలహాదారు ఆసక్తి చూపని సందర్భాలలో విద్యార్థి మరింత లోతుగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది కాబట్టి ఇది కొంత కాలానికి మారుతుంది కొంతమంది సలహాదారులు చాలా రకాలైన కార్య నిర్వహణ భాద్యతలు కలిగి ఉంటారు వారు బోర్డులో పనిచేస్తూ ఉంటారు రాస్తారు ఉత్పన్నం చేయటం మొదలైనవి కొంతమంది సలహాదారులు నేను ఎక్కడికీ వెళ్ళడం లేదు మీరు ఆ పత్రం చదవండి ఇది మీ సమస్య ఇది ఈ విధముగా మారుతూ ఉంటుంది ఓకే విధమైన సార్వత్రిక నియమం లేదు రెండింటి లోనూ ప్రయోజనాలూ మరియు ప్రతికూల అంశాలూ ఉన్నాయి కాని నేను నియమబద్దమైన సమావేశాలకే మొగ్గు చూపుతాను అవును ఇది చాలా ముఖ్యమైనది తంగిరాల నేను మూడు అంశాలు చేయగలిగితే అభిజిత్ మరియు ఆండ్రూ ఏమి చెబుతున్నారో వాటితో ఏకీకృతం కావచ్చు ఒకటి వైఖరి వైఖరి అని నేను అనుకుంటున్నాను విద్యార్థుల వైఖరి చాలా పెద్ద తేడాను కలిగిస్తుంది ఒక విద్యార్థి నా దగ్గరకు వచ్చి చెప్పినప్పుడు నేను పని చేయాలనుకుంటున్నాను మీ మార్గదర్శకత్వంలో నేను నిజంగా పీహెచ్డీ చేయాలనుకుంటున్నాను నేను చెప్తున్నాను మీకు జ్ఞానం ఉంటుందని ఆశించవద్దు ప్రశ్నకు తిరిగి వెళుతున్నాను నేను మీ నుండి అవసరమైన జ్ఞానాన్ని కలిగి ఉండాలని ఆశించను ఎందుకంటే జ్ఞానం సాధారణంగా కోర్సు యొక్క పని మరియు అభ్యాసం ద్వారానే పొందబడుతుంది ఇది అతి ముఖ్యమైనది వైఖరి మీకు నేర్చుకోవాలి అన్న అభీష్టము లేదా అపేక్ష ఉంటే తెలుసుకోవడానికి మరియు పరిశోధన చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నట్టే మరియు రెండవది నేను ఆండ్రూ అంటే ఏమిటో అనుకుంటున్నాను ఎత్తి చూపడం అనేది కొంతమంది సలహాదారులు మీ కోసం సమస్యను ముందుగానే నిర్వచిస్తారు ఇక్కడ కొందరు సలహాదారులు మీరు సమస్యను నిర్వచించాలని కోరుకుంటారు మరియు ఆ సందర్భంలో వారు మీకు ఇస్తారు కొన్ని కాగితాలు మరియు మొదలైనవి ఇస్తారు కొంతమంది విద్యార్థులు తమ సమస్యలను నిర్వచించడాన్ని ఆనందిస్తారు కొందరు విద్యార్థులు అలా చేయరు వారు సమస్యను ముందే నిర్వచించాలని కోరుకుంటారు మరియు మీ సలహాదారుని ఎన్నుకోవడంలో అది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ రోజుల్లో విద్యార్థులు అతను చెప్పినట్లుగా చాలా చక్కటి ప్రయత్నము చేసి మంచి పునాది వేసుకుంటారు ఆపై మీకు తెలుసు కీర్తిని బట్టి సలహాదారుడుని ఎలా ఎంచుకోవచ్చో మరియు ఇతరులకు ఎలా మార్గనిర్దేశము చేస్తున్నారో మొదలైన అంశాల ఆధారముగా సలహాదారుని ఎన్నుకోండి మరియు మూడవ విషయం ఏమిటంటే మీ ఫలితాలను సలహాదారుతో పంచుకోవడం చాలా ముఖ్యమైన తేడా భావిస్తున్నాను కొంతమంది సలహాదారులు చాలా బిజీగా ఉంటారు మరియు కొంతమంది విద్యార్థులకు అది ఇష్టం ఉండదు కొంత మంది విద్యార్థులు ప్రతి వారం వారి సలహాదారులను కలవాలని మరియు వారితో అభిప్రాయాలు పంచుకోవాలని కోరుకుంటారు మరియు సాధారణ చర్చ అభిజిత్ చెప్పినట్లుగా సలహాదారు మీకు ఆలోచనలు ఇవ్వడానికి ముందే ఒక సాధారణ చర్చ జరుగుతుంది వినటం వాస్తవానికి మీకు ఆలోచనలను ఇస్తుంది కాబట్టి లోపలికి వెళ్ళే అనేక అంశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను సలహాదారుని ఎన్నుకోవటానికి మరియు పాత్రధారిగా చూడడానికి అనేక అంశాలు ఉన్నాయి మీ పాత్ర ఏమిటి మరియు అవును మేము దీనిని బహుశా వివరించాము అనుకుంటున్నాను ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే మరియు ప్రాథమిక మళ్ళీ కొన్ని దినచర్యలకు తిరిగి వెళ్లడం విషయాలను గమనించడం విషయాలను స్వీకరించటం మీరు చేసిన పనులను క్రమబద్ధీకరించడం మీరు ఏమి చేయాలనుకుంటున్నారు సమయ నిర్వహణ వాస్తవానికి చాలా ముఖ్యమైనది ఇది చాలా ఉంది ఎందుకంటే మళ్ళీ ఇది దీర్ఘకాలిక ప్రక్రియ మరియు విద్యార్థికి దాని గురించి గుర్తు చేస్తూనే ఉండాలి వీటిలో చాలా విషయాలు మరియు వాస్తవానికి ఈ విషయాలలో సమయం గడుస్తున్న కొద్దీ పై విషయాలలో కొన్నింటిని అమలు చేస్తాము ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ముగించటానికి ముందు చివరి విషయం కాబట్టి మొదట్లో సలహాదారుకు విద్యార్థి కంటే ఎక్కువ జ్ఞానం లేదా ప్రాంతం గురించి ఎక్కువ అవగాహన ఉంది అని మీరు అనుకోవచ్చు ముగింపుకు వచ్చేసరికి థీసిస్ సిద్ధమైన తర్వాత విద్యార్థి ఆ నిర్దిష్ట అంశంలో నిపుణుడు అవుతాడు అదే మనము ఆశించేది తంగిరాల మరియు సాధారణంగా సలహాదారు విద్యార్థికి సరైన సూచనలను ఇవ్వడానికి ప్రత్నిస్తారు తదుపరి సమస్య ఏమిటి అంటే పనిచేసేటట్లు చూస్తాడు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ఖచ్చితంగా ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి ఇది ఒక రకమైన రూప విపర్యయము తంగిరాల అంటే మీరు డిగ్రీ పొందడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఆ సమయంలో మీరు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాలా గ్రీన్ సిగ్నల్ ఆన్లో ఉంది ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ అరుణ్ చెబుతున్న దానికి నేను కూడా కొంత విషయాన్ని జోడించాలనుకుంటున్నాను ఇంతకుముందు మీ ఫలితాలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడటంలో సలహాదారుడి పాత్ర గురించి తెలుసు కాబట్టి ప్రాథమికంగా సలహాదారు తనకు ఆ ప్రాంతంలో గల అనుభవాన్ని సలహాదారు మరియు విద్యార్థి సంబంధంగా మీకు అనుభవములోనికి తెస్తాడు కాబట్టి మీ పీహెచ్డీ ముందు రోజుల కన్నా నా ఉద్దేశ్యం ఆండ్రూ చెప్పినట్లుగా చివరికి మీరు పరిశీలిస్తున్న అంశం పై మీకు ఎక్కువ అనుభవం మరియు జ్ఞానం వస్తుంది కానీ సాధారణంగా మరియు పీహెచ్డీ యొక్క మునుపటి రోజులు మీ సలహాదారుకు ఆ ప్రాంతంలో చాలా మంచి అనుభవం ఉంది కాబట్టి మీరు అతనికి లేదా ఆమెకి ఫలితాలను అందించినప్పుడు మరియు మీరు మీ సలహాదారుతో ఆ ఫలితాల గురించి చర్చిస్తారు తరచుగా సలహాదారుడి పాత్ర ఏమిటంటే మీకు సహాయం చేయడం మీ పని ఏమిటో ఆ దృక్పథం కలిగి ఉండండి కాబట్టి కొన్నిసార్లు విద్యార్థిగా మీరు ఇంకా ఈ ప్రాంతంలో తగినంత అనుభవం సంపాదించుకోకముందు మీరు మీ ఫలితం యొక్క ఒక ప్రత్యేక అంశానికి మీరు చాలా ప్రాముఖ్యత ఇవ్వవచ్చు అయితే ఇది మీరు ప్రదర్శిస్తున్న ఫలితం యొక్క అత్యంత క్లిష్టమైన అంశం కాకపోవచ్చు ఇంకొకటి మరింత ఆసక్తికరంగా ఉండవచ్చు అని సలహాదారుడు ఆ విధంగా చెప్పే స్థితిలో ఉండవచ్చు కాబట్టి వాస్తవానికి ఇది చర్చించడానికి మరియు మీ ఆలోచనలను మళ్ళీ పరిశీలించడానికి మీకు అవకాశం ఇస్తుంది మీకు తెలుసా మీ ఆలోచనలను మరింత పెంచుతుంది మీ సలహాదారు మరియు మొదలైనవారి నుండి అనుభవాన్ని పొందడానికి ఇది మీకు సహాయపడవచ్చు ఈ విధముగా పరస్పర చర్య ఉన్నప్పుడు మీ సలహాదారు సంవత్సరాలుగా సంపాదించిన అనుభవం మీకు బదిలీ చేయబడుతుంది కాబట్టి విద్యార్థి మరియు సలహాదారు రెండూ కలిసే ఉంటే ఇలా జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఫణికుమార్ అవును వైఖరి గురించి కూడా ఒక మాట వైఖరికి వచ్చినప్పుడు దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించటములో మనకు చాలా ఆరోగ్యకరమైన వైఖరి ఉండాలి అని నేను చెప్పాలనుకుంటున్నాను కానీ రోజువారీ ప్రాతిపదికన చాలా స్థిరమైన పద్ధతిలో పనులు చేయడం కొద్ది కొద్దిగా ఎదిగే పద్దతిలో ముందుకు సాగడం ఇక్కడ ఏదో ఉంది అదే నిర్భంధమైన వికారము మనసంతా నిండి ఉంటుంది ఇక్కడ ఒక వ్యక్తి ఏదో కోరుకుంటాడు మరియు వారు వెంటనే అత్యవసరంగా జరిగాలనీ కోరుకుంటారు ఆపై చిన్న అడ్డంకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి దాని నుండి పూర్తిగా దూరంగా ఉంటాడు ఖచ్చితంగా ఒకరు ఆ రకమైన వైఖరిలో ఉండకూడదని మీరు తెలుసుకోవాలి మీరు తప్పక చేయగలరు మీ దీర్ఘకాలిక లక్ష్యాన్ని గుర్తుంచుకోండి తంగిరాల ఓపిక పట్టండి ఫణికుమార్ ఓపిక పట్టండి ఒక్కొక్క అద్దంకి తొలగించుకోండి ఆపై మీరు మీ థీసిస్ ని చివరకు చేయండి ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల కాబట్టి ఓపిక పట్టండి మీరే రోగిగా మారకండి ప్రొఫెసర్ ప్రతాప్ హరిదాస్ కాబట్టి ఇప్పుడు బహుశా మీరు దాని గురించి మాట్లాడవచ్చు ప్రొఫెసర్ అభిజిత్ పి దేశ్పాండే వాస్తవానికి ఇది ఏమి తెస్తుంది ఫణి ఇప్పుడే చెప్పినది ఏమిటంటే మీకు తెలుసా మీరు దీర్ఘకాలికతను గుర్తుంచుకుంటారు మరియు ఆ దీర్ఘకాలికతను దృష్టిలో ఉంచుకునే ఎక్కడ విచారణలు వస్తాయి ఉపపత్తి లేకుండగనే స్వీకరింపగలిగే ప్రాథమిక సత్యములు వస్తాయి నా ఉద్దేశ్యం మీరు ఆలోచించడం ప్రారంభించండి నేను ఏమి చేయగలను అన్నది మీకు తెలుసు చేయండి మరియు విచారణ యొక్క ప్రాథమిక స్ఫూర్తి మీరు చేస్తున్న అన్ని పరిశోధనలకు ఆధారంగా ఉండాలి ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును కోర్సు ఆధారిత ప్రోగ్రామ్ మరియు పరిశోధన ఆధారిత ప్రోగ్రామ్ ల మధ్య గల కీలకమైన తేడా ఇదే మీరు దేని గురించో నేర్చుకుంటారు కానీ మీరు ఎప్పుడూ అక్కడ ఆగరు మీరు పరిశోధన చేస్తారు మీరు ఇప్పుడు ప్రశ్నలు అడగాలి మీరు అడగాలి ఈ రంగం లో ఇంకా నేను ఏమి చేయగలను ప్రస్తుతం ఈ రంగంలో ప్రజలు ఏమి చేస్తున్నారు ఎలా ఏమిటి వారు ఏమి చేస్తున్నారు నేను భిన్నముగా చేయవచ్చా ఆపై నేను దీనిని ప్రయత్నిస్తే ఇది జరుగుతుంది అని మీరు చెప్పవచ్చు కాబట్టి దీనికి మొదట కావలసినది అదే ఒక విధమైన స్పష్టమైన అవగాహన ప్రాంతము అని నా ఉద్దేశ్యం క్రమబద్ధం చేయగలిగే విభిన్న ఆలోచనల యొక్క సహజమైన అవగాహనా ప్రాంతం మరియు మీరు ఈ ఆలోచనలను కొద్దిగా మార్చుకుంటే ఇది జరగవచ్చు కాబట్టి మీరు విశ్లేషణాత్మకంగా తర్కించగలగాలి సరైన ప్రశ్న అడగండి ఆపై దాన్ని తనిఖీ చేసి కొంత సమాధానం ఇవ్వండి తంగిరాల నిలకడ అనేది ఒక సమగ్ర అంశం అని నేను అనుకుంటున్నాను నిజానికి డేటా డ్రివెన్ మోడలింగ్లో నిలకడ కీలక పాత్ర పోషిస్తుంది వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడుతున్న దానిలో మరింత సాంకేతిక అంశాలు ఉన్నాయి కానీ మీరు నిజంగా మోడల్ను నిర్మించాలనుకుంటే ప్రక్రియ యొక్క గణిత నమూనా ఉత్పాదకాలు నిరంతరం ఉత్తేజకరమైనవి గా ఉండాలి కాబట్టి నేను విద్యార్ధులకు ఇదే చెపుతూ ఉంటాను మీరు పరిశోధనకు ఇస్తున్న ఇన్పుట్లు ప్రశ్నలే అని మరియు మీరు నిజంగా ఆలోచిస్తూనే ఉండాలి మీరు ఆలోచించే విధంగానే ఆలోచిస్తారు ప్రయత్నిస్తున్నారు మీరు ప్రాథమికంగా మట్టి కింద ఖననం చేయబడిన నిధి కోసం వేటాడుతున్నారు మరియు మీరు నిజంగా చెప్పలేరు నేను ఈ రోజు కొన్ని అడుగులు త్రవ్వి కొన్ని నెలల తరువాత తిరిగి వస్తాను ఆపై మీరు మళ్లీ మళ్లీ పునః ప్రారంభించాలి మీ ఆలోచనలను సేకరించండి కాబట్టి కావలసినది నిలకడ మరియు సహనం అని నేను అనుకుంటున్నాను మరియు ఇది ఒక సంక్లిష్టమైన ఆలోచన మీ మనస్సులో జరుగుతోంది ఇది అద్భుతమైన వంటకం కానీ ఎప్పుడు ఆ వంటకం మీ వద్దకు వస్తుందో మీకు తెలుసా ఇది అంతా ఉడకబెట్టడం ఇది అంతా గందరగోళంగా ఉంటుంది కానీ స్విచ్ ఆఫ్ చేయబడినప్పుడు మరియు వంటకం స్థిరపడినప్పుడు అప్పుడు దానికి చాలా మంచి రుచికి వస్తుంది కాబట్టి స్పష్టత రాకముందే గందరగోళం జరగబోతోంది ఖచ్చితంగా సెషన్లో మీరు ఉండాలి నిజంగా ఆ గందరగోళం ఉన్నప్పటికీ కొనసాగగలరు మరియు స్పష్టత కనుగొనాలనే ఆశతో దానిని కొనసాగించగలరు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అవును ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల అప్పుడు మీకు ఆ స్పష్టత వచ్చినప్పుడు కలిగే ఆనందం అపరిమితం మరియు అదే మిమ్ములను పరిశోధనలకు ప్రేరేపిస్తుంది పరిశోధనను ముందుకు నడిపిస్తుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ మీరు ఆ క్షణం ప్రొఫెసర్ అరుణ్ కె ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఏదో మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది ప్రొఫెసర్ అరుణ్ కె తంగిరాల మీరు మరచిపోతారు ఇది ప్రజలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడం లాంటిది మరియు ఒకసారి ఎక్కిన తరువాత మీరు పడిన బాధలు అన్నీ మరచిపోతారు ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ అందరూ ప్రతి పరిశోధకుడు ఆ క్షణం కోసం పనిచేస్తారు ఇది ఒక క్షణం కానీ సాధారణ కోర్సు వర్క్ మరియు పరిశోధన పని మధ్య వ్యత్యాసాన్ని నేను చెబుతున్నాను కానీ తరచుగా చూసే ఒక విషయాన్ని ఎత్తి చూపుతాను మీరు చేసే పరిశోధనలో మీరు ఏమి చేయాలో వాస్తవానికి క్రమం తప్పకుండా చాలావరకు కోర్సుని పోలి ఉంటుంది కోర్సు పని కోసం చాలా కోర్సులకు మంచి విద్యార్థులు ఒక పుస్తకాన్ని పెడుతారు మరియు వారు పుస్తకాలని కలిగి ఉంటారు మరియు ఆ పుస్తకం ముగిసిన తర్వాత వారు మరొక పుస్తకాన్ని తీసుకుంటారు అదే పరిశోధనలో ముఖ్యమైనది కాబట్టి కోర్సు వర్క్ తో పోలిస్తే పరిశోధన భిన్నంగా ఉన్నందున నాకు పుస్తకం అవసరం ఉండదు అని అలా అనుకోకండి మీరు చాలా తక్కువ మంది తీవ్రమైన పరిశోధకులను పుస్తకాలు లేకుండా ఉండడం కనుగొంటారు ప్రతి ఒక్కరూ పుస్తకాన్ని కలిగి ఉంటారు వారు గమనికలు తీసుకుంటూ ఉంటారు ఉంచుతారు ఏదో చూడటం ఈ రోజుల్లో అది భౌతికమైన గమనిక కాకపోవచ్చు లేదా అది ఎలక్ట్రానిక్ కావచ్చు కొంతమంది వ్యక్తులకు ఇ పుస్తకం ఉంటుంది మరియు అది మార్చలేనిది మీరు మీతో ఒక పుస్తకాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కటి రోజూ గమనించండి ఏదైనా పని చేయండి చాలా క్రమం తప్పకుండా దేనికోసం ఎక్కువ సమయం వెచ్చిస్తారో దానిపైనే మీకు ఎక్కువ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా తేడా ఉంటుంది తంగిరాల పరిశోధనలో నేను అనుకుంటున్నాను మీరు వెర్రి ప్రశ్నలు కూడా అడగడానికి సిద్ధంగా ఉండాలి వెర్రి ప్రశ్నలు వంటివి ఏవీ లేవు కానీ ఏదో ఒక సమయంలో కూడా మీరు ప్రశ్నించవచ్చు మీరు సంవత్సరాలుగా అర్థం చేసుకున్నారని మరియు అకస్మాత్తుగా మీరు అనుకున్న దాని గురించి మీ స్వంత జ్ఞానం ఒక దశకు వచ్చి నాకు ఇది నిజంగా తెలుసా అని చెప్పండి లేదా కొన్నిసార్లు నేను కూడా కావచ్చు కూర్చుని అడగండి నిజంగా 1 ప్లస్ 2 విలువ 3 కి సమానమా అని నా ఉద్దేశ్యం విషయాలు ఉన్నాయి మీరు అలాంటి కొన్ని నిజమైన క్షణాల ద్వారా పయనించండి మరియు మీరు సిద్ధంగా ఉండండి పరిశోధన యొక్క ఇతర సమగ్ర భాగం ఏమిటంటే వైఖరి మీరు చేయగలిగిన దాని నుండే మీరు అభిప్రాయాన్ని పొందగలుగుతారు నేను అనుకుంటున్నాను అభిప్రాయం వైఖరిలో చాలా సమగ్ర భాగం సలహాదారుతో మీ సమావేశాల నుండి అభిప్రాయం మీ స్వంత ఫలితాల నుండి అభిప్రాయం మీరు చేసే తప్పుల నుండి అభిప్రాయం ప్రతిదీ మీకు అభిప్రాయాన్ని ఇస్తుంది మీ విజయం కూడా మీకు అభిప్రాయాన్ని ఇస్తుంది ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి నా విద్యార్థి ఒకరు ఉన్నారు అతను చెప్పినట్లు నాకు గుర్తుంది లేదు నేను నిజంగా ఈ ప్రాంతంలో పనిచేయడం ఆనందించండి ఇది ఉత్తేజకరమైనది మరియు ప్రతిదీ ఉత్తేజకరమైనది అవుతుందని నేను అనుకున్నాను కానీ నా పరిశోధనా సమయం 80 శాతం పూర్తి చేసిన తర్వాత నేను ఉత్తేజకరమైన విషయాలు చేయడం లేదని గ్రహించాను ఉత్తేజకరమైన అంశాలను చేయటానికి కేవలం 20 శాతం సమయం మాత్రమే కేటాయిస్తున్నాను నేను నా సమయంలో 80 శాతం సమయాన్ని అనుకరణను లేదా కోడింగ్ చేయడం ఏదైనా చేయడం కోసం వినియోగిస్తున్నాను వక్త 3 ఇది 80 20 నియమం ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఇది చాలా దుర్వినియోగం మరియు దినచర్య మరియు ఇది వాస్తవానికి ప్రతి రంగంలో సాధారణం క్రికెట్ పిచ్లో సచిన్ టెండూల్కర్ను మీరు చూస్తారు అది అతనిలో 20 శాతం సమయం మాత్రమే ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ కాబట్టి తన మొత్తము సమయంలో 80 శాతం సమయం అతను నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు ప్రొఫెసర్ అరుణ్ కె ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ నెట్స్లో అభ్యాసము చేయడం కాబట్టి ప్రతి ప్రాంతంలోనూ అదే జరుగుతుంది మీరు దాన్ని ఆస్వాదించవచ్చు నాకు ఖచ్చితంగా తెలుసు సచిన్ టెండూల్కర్ తన క్రికెట్ను ఆస్వాదించాడు దాని గురించి ఎటువంటి సందేహం లేదు కానీ ఇది సమానమైన దినచర్యను కలిగి ఉంటుంది మరియు మీరు దాని కోసం సిద్ధంగా ఉండాలి మీరు నిజంగా మక్కువతో ఉన్నప్పటికీ మరియు మీరు మీ ప్రాంతాన్ని ఆస్వాదించి నప్పటికీ మీరు దినచర్య కి సిద్ధంగా ఉండాలి తంగిరాల బంతి ఎలా వస్తుందనే దానిపై అతను చాలా పరిశోధనలు చేశాడు మరియు అందువల్లనే ఆయన సఫలీకృతుడయ్యాడు